రియాక్టివ్ పవర్ ని 3 ఫేజ్ వ్యవస్థలో నేరుగా బ్యాలన్సుడ్ సిస్టం లో కొలవగలమా అని చూద్దాం నేను బ్యాలన్సుడ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి త్రీ ఫేజ్ బ్యాలన్సుడ్స్ సిస్టమ్స్ లో లో మనం రియాక్టివ్ పవర్ ని కొలవాలనుకుంటున్నాము కాబట్టి నేను ఈ విధంగా త్రీ ఫేజ్ కండక్టర్లను కలిగి ఉన్నాను మరియు ఇక్కడ నా త్రీ ఫేజ్ లోడ్ ఉంది ఇది డెల్టాలో కనెక్ట్ చేయబడిందా లేదా స్టార్ లో కనెక్ట్ చేయబడిందో నేను నిజంగా చూపించడం లేదు కాబట్టి నేను త్రీ ఫేజ్ లోడ్ కలిగి ఉన్నాను ఈ విధంగా వాట్మీటర్ ను కనెక్ట్ చేస్తే మనం రియాక్టివ్ పవర్ ను కొలవగలుగుతాము ఇది నిజమేనా అని చూడటానికి ప్రయత్నిద్దాం నేను ఇలాంటి వాట్మీటర్ను కనెక్ట్ చేస్తే ఇక్కడ కరెంటు కాయిల్ ఉంది మరియు ఇక్కడ పొటన్షియాల్ కాయిల్ ఉంది కాబట్టి నేను చేయటానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఇది లోడ్కు వెళుతోంది ఇది సిరీస్లో వచ్చి తిరిగి లోడ్కు వెళ్తుంది కాబట్టి ఇది A ఇది B మరియు మూడవ ఫేజ్ C నేరుగా లోడ్కు వెళుతుంది మరియు ఇక్కడ నా potential coil ఉంది కాబట్టి నేను దీనిని వాట్మీటర్గా చూపిస్తున్నాను కాబట్టి నేను దీనిని M గా ఇది L గా చూపిస్తున్నాను మరియు ఇది కామన్ పాయింట్ ఇది కామన్ గా భావించబడుతుంది ఇది V గమనించండి ఏమి జరుగుతుందో చూడటానికి ప్రయత్నిద్దాం నేను ఇక్కడ A ఫేజ్ ను ఇక్కడ B ఫేజ్ మరియు C ఫేజ్ కలిగి ఉంటే మరియు నా A ఫేజ్ కరెంట్ ఇక్కడ ఉంది B ఫేజ్ కరెంట్ ఇక్కడ ఉంది మరియు C ఫేజ్ కరెంట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను దీనిని IA IB మరియు IC గా చూపిస్తున్నాను మరియు ఇవి VA VB మరియు VC పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ తీసుకుందాం ఇది lagging ఉన్న పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ VBC వోల్టేజ్ ను potential coil కు ఇద్దాం కాబట్టి నేను దీన్ని తప్పనిసరిగా ఇలా వ్రాయాలి ఇది C కాబట్టి దీన్ని మరొక వైపు తీసుకుందాం ఇది మైనస్ Vc కాబట్టి నేను దీనిని VBC అని అందాం కాబట్టి నేను చేసినది potential coilకు VBC ని యివ్వడం కరెంటు కాయిల్ ద్వారా ప్రవహించే కరెంట్ IA ఇది 900 గా ఉంది నేను ఇది 90 డిగ్రీలని మీరు అర్థం చేసుకొన్నారని ఆశిస్తున్నాను IA కు మరియు VBC మధ్య ఏంగిల్ తేడా ఉంటుంది కాబట్టి నేను VBC ను IA ను మరియు గుణిస్తే వాట్మీటర్ నుండి వచ్చే రీడింగ్ ను పొందగలను నేనుఅని చెప్పాలి కాబట్టి నేను దీనిని ఇలా అని వ్రాయగలను కాబట్టి నాకు లభించేది నిజంగా రియాక్టివ్ శక్తి కాదు ఇది రియాక్టివ్ శక్తి కి రెట్లు కాబట్టి వాట్మీటర్ రీడింగ్ నుండి నాకు ఏది వచ్చినా నేను దానిని తో గుణించాలి అప్పుడు నేను సిస్టమ్ యొక్క మొత్తం రియాక్టివ్ పవర్ ను పొందుతాను ఇది లీడింగ్ లోడ్ కోసం కూడా పనిచేస్తుందో లేదో మీరు ధృవీకరించాలని నేను కోరుకుంటున్నాను స్టార్ కనెక్ట్ చేయబడిన మరియు డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ కోసం ఇది పని చేస్తుందో లేదో మీరు కూడా ధృవీకరించాలని నేను కోరుకుంటున్నాను నేను IA ను IL గా తీసుకున్నాను దయచేసి ఒకసారి దాన్ని చెక్ చేయండి నేను మీ కోసం దీన్ని హోంవర్క్గా ఇస్తున్నాను లీడింగ్ లోడ్ కోసం మీరు ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ పొందగలరా అని చెక్ చేయండి రెండవది స్టార్ మరియు డెల్టా కనెక్షన్ల కోసం చెక్ చేయండి కాబట్టి త్రీ ఫేజ్ సర్క్యూట్లను రీకాల్ చేయండి కాబట్టి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మరియు త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటారుకు వెళ్ళే వరకు త్రీ ఫేజ్ ను మళ్ళీ చూడము మనం ప్రవేశించబోయే తదుపరి అంశం మాగ్నెటిక్ సర్క్యూట్లు మాగ్నెటిక్ సర్క్యూట్ల గురించి అధ్యయనం చేయవలసిన అవసరం ఏమిటి వాస్తవానికి ఎలక్ట్రికల్ మెషీన్లకు భారీ సంఖ్యలో అప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి మనం అధ్యయనం చేస్తున్నాము నేను దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు యంత్రాలు లేనట్లయితే మనం ఎటువంటి విద్యుత్తును పొందలేమని మీ అందరికీ తెలుసు విద్యుత్ లేకుండా మనమంతా పూర్తిగా ఏమీ లేకుండా ఉంటాము కొన్ని రోజులు మీ మొబైల్ పనిచేయకపోతే అది పెద్ద సమస్య ఛార్జింగ్ కోసం మీకు ఖచ్చితంగా విద్యుత్ అవసరం మీ బ్యాటరీను గ్రిడ్ నుండి వచ్చే విద్యుత్ ను మీ మొబైల్ ఛార్జర్ను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు అదేవిధంగా ఈ రోజులో నెమ్మదిగా మనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాము నీటిని పంపింగ్ చేయడానికి ఉపయోగించే మోటార్లు మీకు RO వ్యవస్థలో ఉంటాయని తెలుసు వాటిద్వారా మీరు నీటిని పంప్ చేస్తారు మిక్సర్ గ్రైండర్ మీకు తెలుసు మోటారు లేకుండా అది పనిచేయదు లాన్ మోవర్ దీనికి మోటారు ఉంది ఫేన్ లు ఎసి మీరు ఏదయినా చుడండి ప్రతిచోటా మీకు మోటార్లు ఉన్నాయి పేపర్ మిల్లులు టెక్స్టైల్ మిల్లులు ప్రింటింగ్ ప్రెస్లు ఏదైనా షుగర్ మిల్లు సిమెంట్ మిల్లు మీరు దేని గురించి మాట్లాడినా ఆ పరిశ్రమలన్నింటికీ మోటార్లు ఉన్నాయి కాబట్టి యంత్రాలు ఖచ్చితంగా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో మరియు దాని సామర్థ్యాన్ని మనం మెరుగుపరుచుకోగలమా కొంత శక్తిని మనం కాపాడుకోగలమా అని చూడటానికి ప్రయత్నిస్తున్నాము ఈ విషయాలన్నీ మనం యంత్రాలకు అనుసంధానించబడిన పరిశోధనా అంశాలుగా చూస్తాము మీరు చాలా యంత్రాలను పరిశీలిస్తే అవన్నీ ఫెర్రో అయస్కాంత పదార్థంతో తయారవుతాయి అయస్కాంతేతర పదార్థంలో ఉన్నదానితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అయస్కాంత బలాన్ని ఇస్తుంది ఒక అయస్కాంత పదార్థంలో మీరు 1 A కరెంట్ ఇచ్చాము అని చెప్పుకుందాం నేను ఒక చెక్క ముక్క చుట్టూ చుట్టబడిన కాయిల్లో 1 A కరెంట్ను ప్రవహింపజేస్తే నేను బహుశా X ను ఫ్లక్స్ సాంద్రత లేదా ఫ్లక్స్ ను పొందుతాను నేను మళ్ళీ అదే 1 ఆంపియర్ కరెంట్ను ఒక కాయిల్ ను ఇనుప కోర్ చుట్టూ చుట్టి పంపిస్తే నేను చెక్క విషయంలో లభించిన దానికంటే 1000 రెట్లు లేదా 4000 రెట్లు ఎక్కువ పొందుతాను కాబట్టి నాకు ఎక్కువ అయస్కాంత క్షేత్రం ఉంటే స్పష్టంగా మోటారులో ఎలక్ట్రికల్ నుండి మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ లేదా జనరేటర్ విషయంలో మెకానికల్ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది ఇది అయస్కాంతం మీడియా ద్వారా జరుగుతుంది కాబట్టి నేను పెద్ద మొత్తంలో అయస్కాంత క్షేత్ర బలాన్ని కలిగి ఉంటే ఆ కన్వర్షన్ యొక్క efficiency ఎక్కువ ఉంటుంది ఫెర్రో అయస్కాంత పదార్థం లేకుండా నేను ఇటువంటి సామర్థ్యం సంపాదించలేను కాబట్టి మోటారు విషయంలో ఎంత టార్క్ ఉత్పత్తి అవుతుందో లేదా ఎంత శక్తి ఉత్పత్తి అవుతుందో మరియు జనరేటర్ విషయంలో ఎంత విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది అని చూస్తున్నాను ఫెర్రో అయస్కాంత పదార్థంతో తయారు చేసిన యంత్రం విషయంలో యూనిట్ వాల్యూమ్కు టార్క్ ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఉంటుందని నేను చెప్పగలను కాబట్టి కరెంటును పంపించినప్పుడు ఫెర్రో అయస్కాంత పదార్థం ఎలా ప్రవర్తిస్తుందో ఎల్లప్పుడూ చూస్తున్నాము నేను కరెంట్ను వర్తింపజేసినప్పుడు ఉత్పత్తి చేయబడిన ఫ్లక్స్ అది యంత్రం గుండా ఎంత ఖచ్చితంగా వెళుతుంది ఏ భాగంలో ప్రయాణిస్తుంది మరియు మొదలగునవి మనం విశ్లేషించాలనుకుంటున్నాము మరియు అయస్కాంత సర్క్యూట్లలో చేయబోతున్నాం కాబట్టి అయస్కాంత సర్క్యూట్లు తప్పనిసరిగా అయస్కాంత పనితీరును విశ్లేషించడానికి లేదా ఫెర్రో అయస్కాంత పదార్థం యొక్క విద్యుదయస్కాంత ప్రవర్తన ఎలా ఉంటుందో విశ్లేషించడానికి పునాది వేస్తుందని ఈ ప్రత్యేక విభాగంలో మనం చూడబోతున్నాం మీరు ఏదైనా ఎలక్ట్రికల్ మెషీన్ ను చూస్తే దానికి రెండు భాగాలు ఉంటాయి ఒకటి స్టేటర్ రెండోది రోటర్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ మార్పిడి యొక్క ప్రాథమిక సూత్రం మీ అందరికీ తెలుసు ఫెరడే యొక్క ప్రేరణ నియమం గురించి మీరు అధ్యయనం చేశారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అక్కడ నాకు flux లో వేరియేషన్ ఉంటే ఫ్లక్స్ యొక్క మార్పు రేటు ను కోయిల్ టర్న్ల సంఖ్యతో గుణించబడితే చివరికి నాకు induce అయిన EMF వస్తుంది కాబట్టి వాస్తవానికి ఏదైనా ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థలో induce అయిన EMF ను నాకు ఇస్తోంది కాబట్టి నేను స్థిరమైన ఫ్లక్స్ ప్రవాహాన్ని కలిగి ఉంటాను కాని నేను ఒక కండక్టర్ను కదిలించగలను నేను ఒక కండక్టర్ను కదిలిస్తే కండక్టర్ మారుతున్న అయస్కాంత క్షేత్రాన్ని ఎదుర్కొంటుంది కాబట్టి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి నేను ఆ విధంగా చేయగలను లేదా నేను స్థిరమైన కండక్టర్ను కలిగి ఉండగలను కాని నేను ట్రాన్స్ఫార్మర్లో చేసే విధంగా కదులుతున్నflux ను ఇస్తాను అది కూడా నాకు induced EMF ని ఇస్తుంది కాని అది విద్యుత్ శక్తి నుండి యాంత్రిక శక్తి ని ఇవ్వదు I hనేను ఎలక్ట్రిసిటీ ను ఆల్ట్రనేటింగ్ కరెంటు రూపంలో అందిస్తున్నందున చివరికి మనం విద్యుత్తును ఆల్ట్రనేటింగ్ కరెంటు రూపంలో పొందుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కేసులో ఎలక్ట్రికల్ ఎనర్జీ ను మెకానికల్ ఎనర్జీగా మార్పిడి చేయడం లేదు అయితే తిరిగే యంత్రంలో నేను చేయబోయేది ఏమిటంటే స్థిరమైన విలువను కలిగి ఉన్న అయస్కాంతత్వం లో నేను ఒక కండక్టర్ను తిప్పబోతున్నాను లేదా నేను స్థిరంగా ఉండే ఒక కండక్టర్ను కలిగి ఉంటాను ఆపై అయస్కాంత ధ్రువాన్ని నిరంతరం కదిలిస్తాను అప్పుడు అది విద్యుత్తును ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ ప్రయోజనం కోసం నాకు ప్రధానంగా రెండు విషయాలు అవసరం ఒకటి నేను విద్యుత్తును ప్రేరేపించే కండక్టర్ల సమూహాన్ని కలిగి ఉండాలి మరియు రెండవ విషయం ఏమిటంటే నేను క్షేత్ర వ్యవస్థగా పిలిచే అయస్కాంత ఉత్పత్తి వ్యవస్థ ఉండాలి కాబట్టి మనకు స్టేటర్ మరియు రోటర్ ఉన్నాయి అవి ఎలక్ట్రికల్ మెషీన్ లోని 2 భాగాలు వాటిలో ఒకటి field ఇది అయస్కాంతత్వాన్ని ఉత్పత్తి చేసే క్షేత్రానికి కలిగి ఉంటుంది మరొకటి armature అది విద్యుత్తు ఉత్పత్తి అయ్యే కండక్టర్ల సమూహాన్ని కలిగి ఉంటుంది నేను ఫీల్డ్ వైన్డింగ్ ను స్టేటర్ మీద మరియు ఆర్మేచర్ వైన్డింగ్ ను రోటర్ మీద కలిగి ఉండవచ్చు లేదా నేను ఫీల్డ్ వైన్డింగ్ ను రోటర్ మీద మరియు ఆర్మేచర్ వైన్డింగ్ ను స్టేటర్ మీద కలిగి ఉండవచ్చు ఎలాగైనా ఉండటం సాధ్యమవుతుంది నిరంతరం డిజైన్ యొక్క సౌలభ్యాన్ని బట్టి మనం దీన్ని ఒక విధంగా లేదా మరొక విధంగా చేస్తాము కానీ ఎలాగైనా అది పని చేస్తుంది అది సమస్య కాదు స్టేటర్ మరియు రోటర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టేటర్ను బయట కలిగి ఉంటాను ఇది ఎల్లప్పుడూ నిజం కానవసరం లేదు కొన్ని ఫాన్ లు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి వాటిలో కొన్ని లోపలి అంచు వద్ద స్టేటర్ మరియు బయటి అంచు వద్ద రోటర్ కూడా ఉంటాయి అలాంటి కొన్ని యంత్రాంగాలు ఉన్నాయి కానీ మనం సాధారణంగా ప్రయోగశాలలలో పరిశ్రమలలో చూసేవాటికి సాధారణంగా స్టేటర్ బయటి అంచు మరియు రోటర్ లోపలి అంచున ఉంటుంది కాబట్టి నేను సాధారణంగా లోపల రోటర్ ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను దీనిని రోటర్ అని పిలుస్తాను మరియు ఇది నా స్టేటర్ అవుతుంది రోటర్ కు ఆ పేరు అది తిరుగుతోంది కాబట్టి వచ్చిందని దయచేసి గమనించండి మరియు స్టేటర్ మరియు రోటర్ మధ్య air gap ఉంటే తప్ప దాన్ని తిప్పలేము కాబట్టి ఏదైనా తిరిగే యంత్రంలో నాకు స్టేటర్ మరియు రోటర్ మధ్య air gap ఉండాలి అయితే అది ట్రాన్స్ఫార్మర్లో లేదు ఎందుకంటే అక్కడ ఏమీ తిరగడం లేదు కాబట్టి ప్రైమరీ వైన్డింగ్ కు మరియు సెకండరీ వైన్డింగ్ కు మధ్య air gap లేదు ప్రాధమిక వైన్డింగ్ మీకు కావాలంటే స్టేటర్కు సమానం అని మీరు చెప్పగలరు మరియు సెకండరీ వైన్డింగ్ రోటర్కు సమానం లేదా దీనికి వ్యతిరేకంగా కూడా ఉంటుంది కాబట్టి మీకు అక్కడ రెండు స్వతంత్ర వైండింగ్లు ఉన్నాయి అక్కడ air gap కలిగి ఉంటే స్పష్టంగా అది అయస్కాంత క్షేత్ర రేఖలను ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని దాటనీయడం లేదు ఫెర్రో అయస్కాంత పదార్థం సాధారణంగా చాలా ఎక్కువ permeability కలిగి ఉంటుంది ఇది ఒక భౌతిక ధర్మం మరియు ఇది అయస్కాంత క్షేత్ర రేఖలను చాలా సులభంగా వెళ్ళడానికి అనుమతిస్తుంది అయితే గాలి లేదా కలప వంటి అయస్కాంతేతర పదార్థాలు లేదా వాటిలో నుండి అయస్కాంత క్షేత్ర రేఖలను అంత తేలికగా వెళ్ళడానికి అనుమతించవు అంటే స్టేటర్లోని కాయిల్స్లో ఉత్పత్తి అయ్యే అయస్కాంతత్వాన్ని నేను కలిగి ఉండాలి మరియు చివరికి నేను ఇక్కడ కండక్టర్లలో విద్యుత్తును ప్రేరేపించాలి ఇవన్నీ dots మరియు బహుశా ఇవన్నీ cross లు కాబట్టి నేను రోటర్ కండక్టర్లలో విద్యుత్తును induce చేస్తున్నాను స్టేటర్ నుండి ఫ్లక్స్ మొదలై రోటర్ కండక్టర్ల ద్వారా ప్రవహించవలసి ఉంటుంది తరువాత అది తన మార్గాన్ని పూర్తి చేయాలి కనుక ఇది తప్పనిసరిగా air gap ద్వారా వెళ్ళాలి మనకు ఇనుము మరియు గాలి రెండింటి గుండా వెళుతున్న అయస్కాంత క్షేత్ర రేఖలు ఉన్నప్పుడు దానిని మిశ్రమ మార్గంగా మరియు అయస్కాంత సర్క్యూట్ గురించి మాట్లాడేటప్పుడు అయస్కాంత సర్క్యూట్ అయస్కాంత క్షేత్ర రేఖలు మొదలైన స్థానానికి తిరిగివచ్చే మార్గంగా నిర్వచించబడింది అయస్కాంత క్షేత్ర రేఖలు మనం చూపిస్తున్న ఫ్లక్స్ మార్గానికి సమానం కాబట్టి అయస్కాంత సర్క్యూట్ తప్పనిసరిగా అయస్కాంత క్షేత్ర రేఖల క్లోజ్డ్ పాత్ గా నిర్వచించబడుతుంది ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఎలా ప్రవహించలేదో అలాగే ఓపెన్ సర్క్యూట్లో అయస్కాంత క్షేత్ర రేఖలు ప్రవహించలేవని దయచేసి గమనించండి ఇది ఎల్లప్పుడూ కలిపివున్న మార్గం మీకు పూర్తి మార్గం ఉంటుంది ఇది ప్రాథమికంగా పూర్తి క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుందని మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో బహుశా అయస్కాంత క్షేత్ర రేఖ దీని గుండా వెళుతుంది ఈ కండక్టర్ల గుండా వెళుతుంది రోటర్ గుండా వెళుతుంది మరియు ఈ విధంగా పూర్తి అవుతుంది ఇది ప్రాథమికంగా మాగ్నెటిక్ సర్క్యూట్ మార్గం కావచ్చు కాబట్టి వాస్తవానికి ఎయిర్ గ్యాప్ ద్వారా అయస్కాంత క్షేత్ర రేఖలు దాటవలసి ఉంటుంది అంటే నేను దానిని ఎయిర్ గ్యాప్ ద్వారా బలవంతంగా నెట్టాలి అంటే ట్రాన్స్ఫార్మర్ విషయంలో నాకు అవసరమయ్యే దానితో పోలిస్తే అయస్కాంత క్షేత్రం యొక్క అధిక బలాన్ని ఉత్పత్తి చేయడానికి నాకు ఎక్కువ విద్యుత్తు అవసరం ట్రాన్స్ఫార్మర్ లో గాలి లేదు ఎయిర్ గ్యాప్ లేదు అందువల్ల అయస్కాంత క్షేత్ర రేఖలను ఎయిర్ గ్యాప్ ద్వారా నెట్టడం అనే కఠినమైన పనిని చేయనవసరం లేదు అయితే ఎలక్ట్రికల్ రొటేటింగ్ మెషిన్ విషయంలో నేను ఎయిర్ గ్యాప్ ద్వారా నెట్టాలి అంటే సాధారణంగా అవసరమయ్యే శక్తి కంటే నాకు ప్రస్తుతం ఎక్కువ కరెంటు అవసరం ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వలెకరెంటు ప్రవాహానికి EMF లేదా వోల్టేజ్ ను కారణమని మనం ఎలా చెప్తామో అదే విధంగా నేను మాగ్నెటిక్ సర్క్యూట్లో MMF ను ఫ్లక్స్ కు కారణమని చెప్పగలను MMF కారణంగా ఫ్లక్స్ స్థాపించబడింది MMF అంటే ఒక కాయిల్ ద్వారా కరెంట్ ప్రవహిస్తున్నట్లయితే బహుశా మనం ఒక ఉదాహరణ తీసుకుందాం బహుశా నాకు ఇలాంటి రింగ్ ఉండవచ్చు మరియు నేను ఈ విధంగా కండక్టర్ను రింగ్ చుట్టూ చుట్టబోతున్నాను నేను కొన్ని టర్న్ లు చూపిస్తాను మరియు ఇక్కడ నుండి అది బయటకు వస్తోంది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏమి చెబుతుందంటే కరెంటు నా నాలుగు వేళ్ళు ఉన్న దిశలో ప్రవహిస్తున్నపుడు నా బొటన వేలు ఫ్లక్స్ లైన్ల దిశను చూపుతుంది కాబట్టి నేను ఉదాహరణకు ఈ దిశలో ప్రవహించే కరెంట్ సరియైనదా ఫ్లక్స్ లైన్స్ ప్రాథమికంగా ఈ దిశలో ఉంటాయని చూపించాలి కాబట్టి ఇది ఫ్లక్స్ లైన్ లేదా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అయితే ఇది సరి అయిన దిశ అదే విధంగా నేను ఇక్కడ కూడా చెప్పగలను కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తుంటే నేను ఈ ప్రత్యేక దిశలో ఉత్పత్తి చేయబడిన ఫ్లక్స్ లైన్స్ కలిగి ఉంటాను అది స్పష్టంగా క్లోజ్డ్ పాత్ అవుతుంది కాబట్టి నేను దాన్ని పూర్తి చేయాలి నేను దానిని అర్ధంతరంగా వదిలకూడదు ఇది అయస్కాంత క్షేత్ర రేఖ అది ఉత్పత్తి అయ్యే మార్గం ఇప్పుడు నేను ఫ్లక్స్ మార్గం వెంట చూస్తున్నట్లు ఐతే కరెంట్ ఎన్నిసార్లు లింక్ కాబడి ఉంది అని చూడాలి మనం తీసుకున్న ఉదాహరణలో 5 సార్లు కరెంట్ను ఎదుర్కొంటోంది వాస్తవానికి ఫ్లక్స్ తన మార్గం వెంట విద్యుత్తును ఎదుర్కొంటోంది కాబట్టి నేను దీనిని అయస్కాంత క్షేత్ర రేఖగా పిలుస్తే విద్యుత్తును అయస్కాంత క్షేత్ర రేఖ వాస్తవానికి ఎన్నిసార్లు ఎదుర్కొంటుందో దాన్ని MMF అని పిలుస్తాం MMF అంటే కరెంటు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో దాని యొక్క మాగ్నిట్యూడ్ తో గుణించబడుతుంది ఒక కోణంలో టర్న్ ల సంఖ్యతో లేదా దాని చుట్టూ ఎన్నిసార్లు చట్టామో అనే దానితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి కరెంటు మాగ్నిట్యూడ్ ద్వారా గుణించబడిన turns సంఖ్యను సాధారణంగా MMF అంటారు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో నేను దీన్ని నేరుగా NI అని వ్రాయగలను దీనికి ఆంపియర్ సూత్రం Ampere's Law ద్వారా కూడా సంబంధం ఉంది అంపియర్ యొక్క భౌతిక సూత్రం అయస్కాంత క్షేత్ర తీవ్రత క్లోస్డ్ పాత్ లో అయస్కాంత క్షేత్ర తీవ్రత యొక్క ఇంటెగ్రల్ ఆ ఆకృతితో అనుసంధానించబడిన మీకు తెలిసిన మొత్తం ప్రవాహానికి సమానంగా ఉంటుందని చెబుతుంది కాబట్టి ఇది వ్యాసార్థం R అని నేను చెబితే నేను ప్రాథమికంగా అయస్కాంత మార్గం యొక్క పొడవు 2π R అని ఇది H తో గుణించబడితే అయస్కాంత క్షేత్ర తీవ్రత వస్తుంది వాస్తవానికి ఆంపియర్ యొక్క చట్టం ఏమిటంటే క్లోస్డ్ పాత్ లేదా కాంటూర్ ఒకే కరెంటుతో ఎన్నిసార్లు అనుసంధానించబడి ఉంది కాబట్టి మనకు NI యొక్క MMF ఉంటే లేదా నేను కరెంట్ పాస్ చేస్తే నాకు ఒకే టర్న్ ఉంటే నేను ఖచ్చితంగా తక్కువ MMF కలిగి ఉంటాను నాకు 10 మలుపులు ఉంటే ఖచ్చితంగా నేను ఎక్కువ మొత్తంలో MM కలిగివుంటాను ఇప్పుడు నేను అనంతమైన పొడవు కలిగిన కరెంట్ ను తీసుకుపోయే కండక్టర్ను తీసుకుంటున్నాను మరియు అది 1 A కరెంట్ను మరియు 1 మీటర్ దూరం వద్ద దీని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏమిటో చూస్తున్నాను దయచేసి గుర్తుంచుకోండి ఇది ఒక కండక్టర్ మాత్రమే అయితే అది ఒక మలుపు మాత్రమే ఉంది వేరే మలుపు లేదు ఇది ఒక్కసారి మాత్రమే ఫ్లక్స్ ను ఎదుర్కొంటోంది కాబట్టి ఇక్కడ ఒక టర్న్ మాత్రమే తీసుకోవడంమంచిది కాబట్టి కరెంట్ ఏమిటో మీకు తెలిసినందున నేను దీన్ని ఈ విదంగా వ్రాస్తే H అవుతుంది మరియు I అనేది 1 R కూడా 1 కాబట్టి నేను దీనిని ఇలా వ్రాయగలగాలి మరియు నేను దీన్నిఇలా వ్రాయాలి అనంతమైన పొడవు కలిగిన కండక్టర్ నుండి 1 మీటర్ దూరంలో ఉంచబడిన ఏదైనా ఎలిమెంట్ ఎక్సపీరియన్స్ చేయగలిగే అయస్కాంత క్షేత్ర తీవ్రత ఇది కండక్టర్ యొక్క తిరిగి వచ్చే మార్గం చాలా దూరంలో ఉందని నేను భావిస్తున్నాను ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రతపై ఎలాంటి ప్రభావం చూపదు నేను మరొక కండక్టర్ C ని ఉంచబోతున్నాను మరియు కండక్టర్ 1 A కరెంట్ తీసుకువెళుతున్నది అని అనుకోండి కండక్టర్ నిర్దిష్టముగా అనుభవించిన శక్తి ఏమిటి నేను మొదట దాన్ని పొందాలనుకుంటున్నాను కాబట్టి ఒక కండక్టర్ C లో యూనిట్ పొడవుకు 1 A కరెంట్ ఉంటే అది ఎక్సపెరియన్స్ చేసిన ఫోర్స్ ఇది నేను C యొక్క యూనిట్ పొడవుకు లెక్కిస్తే అది Bil అవుతుంది ఇక్కడ నేను యూనిట్ పొడవు గురించి మాట్లాడుతున్నాను నాకు B తెలియదు నేను లెక్కించాలి I అనేది 1 A L అనేది 1 m ఎందుకంటే యూనిట్ పొడవుకు నేను లెక్కిస్తున్నాను ఇది తప్పనిసరిగా B newtons ఉంటుంది కానీ SI యూనిట్లలో మీరు ఆంపియర్ నిర్వచనాన్ని చూస్తే ఆంపియర్ అనేది వాక్క్యూమ్ లో 2 అనంతమైన దీర్ఘ కండక్టర్లు 1 మీటర్ దూరంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఫోర్స్ ఉన్నప్పుడు ప్రవహించిన కరెంటు మరియు ఫోర్స్ ఒక మీటర్ పొడవుకు లెక్కించబడుతుంది SI యూనిట్స్ లో ఆంపియర్ అనేది ఈ విధంగా నిర్వచించబడింది కాబట్టి ఆ నిర్వచనం ప్రకారం ఫోర్స్ కు సమానంగా ఉండాలి మనం మొదట్లో చాలా పొడవైన కండక్టర్ తీసుకున్నాము దాని పక్కనే 1 ఆంపియర్ కరెంట్ను తీసుకెళుతున్న రెండవ కండక్టర్ను ఉంచాము మరియు వాటిని 1 మీటర్ దూరంలో వేరుగా ఉంచాము కాబట్టి ఈ 2 కండక్టర్ల మధ్య మనకు లభించే ఫోర్స్ ఇదే అని నేను చెప్పాలి మీరు అనే రిలేషన్ ను గుర్తుచేసుకోండి H అనేది ఒక కారణం అయస్కాంత క్షేత్ర తీవ్రత కారణం ఐతే B అనేది ప్రభావం ఈ 2 విషయాలు mu అనబడే permeability అని పిలువబడే ఒక భౌతిక సూత్రం ద్వారా సంబంధం కలిగి ఉంటాయి ప్రాథమికం గా మనం ఒక కండక్టర్ను గాలి లేదా వాక్యూమ్ లో ఉంచాము మరియు ఏ క్షణం లోనైనా ఫోర్స్ అని మేము చెప్పేది newtons అది బహుశా అయస్కాంతేతర పదార్థంలో ఉంచబడిందని అనుకోవాలి SI యూనిట్లలో ఆంపియర్ అనేది ఈ విధంగా నిర్వచించబడింది కాబట్టి నేను వీటి నుండి అనేది కు సమానంగా ఉంటుందని చెప్పాలి నేను పొందిన విలువలను substitute చేయడంద్వారా దాని నుండి అని చెప్పగలను దీనిని మనం యూనిట్ల లో తెలపాలి యూనిట్లు ఏమిటో పరిశీలించడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు దీనిని గాలి లేదా అయస్కాంతేతర పదార్థం యొక్క permeability అంటారు కాబట్టి ఇది మీ అయస్కాంత సర్క్యూట్ల గణనలలో ఉపయోగించబడుతున్న టైమ్ కాబట్టి తప్పనిసరిగా mu విలువను నిరంతరం ఉపయోగిస్తాం మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ గణనను చేయబోతున్నాము మరియు దీనిని మనం సాధారణంగా mu not అని పిలుస్తాము ఇది గాలి లేదా ఖాళీ స్థలం యొక్క prermeability ని సూచిస్తుంది మీకు తెలిసిన ఇతర అయస్కాంత పదార్థాలను మనం చూస్తున్నప్పుడు అయస్కాంత పదార్థం యొక్క వాస్తవ prermeability కలిగి ఉంటుంది ఇక్కడ ను relative permeability అని పిలుస్తారు మరియు relative permeability సాధారణంగా నేను ఏ రకమైన పదార్థాన్ని తీసుకున్నానో దానిపై ఆధారపడి ఉంటుంది అది కొన్ని వంద లు నుండి కొన్ని వేల వరకు ఉండవచ్చు ఉదాహరణకు సిలికాన్ స్టీల్ మరియు స్టీల్ ట్రాన్స్ఫార్మర్లలో ఏది ఉపయోగించినా వాటిలో చాలా వరకు విలువ సుమారు 3500 నుండి 4500 వరకు ఉంటుంది ఇప్పుడు యొక్క యూనిట్ ను తెలుసుకోవడం కోసం ప్రయత్నిద్దాం కాబట్టి దాని కోసం యూనిట్ను చూడటానికి ప్రయత్నిద్దాం అని మనం చెప్పవచ్చు B అనేది ఫ్లక్స్ సాంద్రత అంటే ఇది టెస్లాలో వ్యక్తీకరించబడాలి లేదా లో ఉండాలి అనేది ప్రాథమికంగా H అవుతుంది H వాస్తవానికి చూస్తే ను లెక్కించడం ద్వారా వస్తుంది కాబట్టి దీనిని ఆంపియర్ టర్న్ అని వ్రాయాలి టర్న్స్ కు ఏ పరిమాణం లేదు కాబట్టి మేము దీనిని ఆంపియర్ పెర్ మీటర్ అని వ్రాయాలి యొక్క యూనిట్ కోసం నిజానికి నేను వ్రాయవచ్చు కాబట్టి దీనిని గా చెప్పగలను మొత్తం denominator లో వస్తుంది దీన్ని కొంచెం కొద్దిగా భిన్నంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ పరంగా మనం చూసినప్పుడు అని చెప్పగలము ఇది ఫెరడే సూత్రం రూపంలో వ్యక్తీకరించబడినది ఎందుకంటే ఇండక్టెన్స్ అని పిలువబడే కల్పిత పరిమాణాన్ని చేర్చడం ద్వారా అల్టెర్నేటింగ్ కరెంటుతో సంబంధం ఉన్న అయస్కాంతత్వాన్ని ఎల్లప్పుడూ సూచిస్తాము కాబట్టి ఇండక్టెన్స్ పరిగణలోనికి వస్తుంది ఇది అయస్కాంతత్వాన్ని సూచిస్తుంది లేదా current ఒక కండక్టర్ గుండా వెళుతున్నందున అది పరిగణలోనికి వస్తోంది కాబట్టి ఇక్కడ నుండిఇండక్టెన్స్ ను అని నేను చెప్పగలను కాబట్టి N కి యూనిట్స్ ఏమీ లేవు కాబట్టి అని వస్తుంది దీన్నే హెన్రీ అని అనవచ్చు ఇండక్టెన్స్ ను సాధారణంగా హెన్రీలలో కొలుస్తారు కాబట్టి ఇది తప్పనిసరిగా వెబెర్ పర్ ఆంపియర్ ఇది హెన్రీ కాబట్టి ఇక్కడ నుండి నేను దీనిని ఒక మీటరుకు గల హెన్రీలుగా వ్రాయవచ్చు కాబట్టి permeability కి henrymeter యూనిట్ గా ఉంటుంది కాబట్టి మీరు అనేదానికి సమానంగా ను చూడవచ్చు కాబట్టి మాగ్నెటిక్ సర్క్యూట్ కలిగి ఉంటే నేను బహుశా దీనిని ట్రాన్స్ఫార్మర్ లాగా గీస్తాను కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కోర్ లాంటి కోర్ తీసుకుంటాను కానీ నేను ఈ మధ్య ఒక చిన్న ఎయిర్ గ్యాప్ ప్రవేశపెట్టబోతున్నాను మరియు నేను లింబ్ చుట్టూ టర్న్స్ చుట్టబోతున్నాను N అనే టర్న్స్ ఉన్నాయని చెప్పనివ్వండి మరియు నేను వీటి ద్వారా కరెంటు I ను పంపిస్తాను ఇది ఖచ్చితంగా అయస్కాంత క్షేత్ర రేఖలను సృష్టిస్తుంది కాబట్టి అయస్కాంత క్షేత్ర రేఖలను బహుశా నేను ఈ విధంగా చూడగలుగుతున్నాను ఇది ఎయిర్ గ్యాప్ ద్వారా కూడా వెళుతుంది వేరే మార్గం లేదు ఎందుకంటే ఇవి సాధ్యమైనంతవరకు తమను తాము ఫెర్రో అయస్కాంత పదార్థానికి పరిమితం చేసుకోవడానికి ప్రయత్నిస్థాయి ఈ కోర్ ఫెర్రో అయస్కాంత పదార్థంతో తయారైంది కాబట్టి దాని permeability చాలా ఎక్కువగా ఉంటుంది అయస్కాంత క్షేత్ర రేఖ నేను ఒకటి మాత్రమే చూపించాను కాని ఖచ్చితంగా అనేక సంఖ్యలో పంక్తులుగా ఉంటాయి మరియు అవి ఫెర్రో అయస్కాంత పదార్థానికి వీలైనంతవరకు తమను తాము పరిమితం చేసుకుంటాయి ఎందుకంటే ఫెర్రో అయస్కాంత పదార్థం యొక్క permeability చాలా ఎక్కువ ఇప్పుడు నేను NI అనే మొత్తం MMF అందుబాటులో ఉందని చెప్పగలను అయస్కాంత క్షేత్ర రేఖలను ఉత్పత్తి చేయడానికి దోహదం చేసేది మాగ్నెటో మోటివ్ ఫోర్స్ ఇప్పుడు నేను అయస్కాంత సర్క్యూట్ యొక్క మొత్తం పొడవును పరిశీలిస్తే అయస్కాంత సర్క్యూట్ యొక్క పొడవు వాస్తవానికి అయస్కాంత క్షేత్ర రేఖ యొక్క పొడవుకు అనుగుణంగా ఉంటుంది నేను ఈ ప్రత్యేకమైన కోర్ యొక్క పూర్తి చుట్టుకొలతను చూస్తే సగటు చుట్టుకొలత L అవుతుంది కాబట్టి కోర్ పదార్థం యొక్క పొడవు మరియు అయస్కాంత క్షేత్ర రేఖ యొక్క పొడవు ఇక్కడ L కి సమానం కాబట్టి ఈ సందర్భంలో అయస్కాంత క్షేత్ర తీవ్రత ని అని చెప్పగలం ఈ కోర్ కోసం నేను బహుశా దీర్ఘచతురస్రాకార క్రాస్ సెక్షన్ కలిగి ఉన్నాను ఈ కోర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియాను A గా పిలుస్తాను A ద్వారా నిరంతరం భారీ సంఖ్యలో ఫ్లక్స్ లైన్లు ప్రవహిస్తున్నాయి కోర్ లో సృష్టించబడిన సగటు ఫ్లక్స్ సాంద్రత B కు సమానమని చెబితే అప్పుడు మొత్తం ఫ్లక్స్ కు సమానమవుతుంది కోర్ కి A క్రాస్ సెక్షన్ ఏరియా అని చెప్పగలను ఈ సందర్భంలో నేను దీన్ని రాయవచ్చు ఇప్పుడు అని రాయవచ్చు ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య సంబంధానికి చాలా దగ్గరిగా పోలి ఉంటుంది కాబట్టి నేను ఎలక్ట్రికల్ సర్క్యూట్ను మాగ్నెటిక్ సర్క్యూట్తో పోల్చినట్లయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని వోల్టేజ్ సోర్స్తో MMF చాలా పోలి ఉంటుంది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లక్స్ కు సమానంగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వోల్టేజ్ మరియు కరెంటు యొక్క నిష్పత్తి ని ఇంపెడెన్స్ అని పిలుస్తాం అదేవిధంగా మనం MMF కు మరియు ఫ్లక్స్ యొక్క నిష్పత్తిని reluctance అని పిలుస్తాము కాబట్టి ఈ నిష్పత్తి మనకు ఇక్కడ గా కూడా లభిస్తుంది కాబట్టి అయస్కాంత సర్క్యూట్లో reluctance కి సమానంగా ఉంటుందని మనం ప్రాథమికంగా చెప్పగలం నేను గాలి అంతరాన్ని పరిగణలోనికి తీసుకోలేదు చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంలో ఎయిర్ గ్యాప్ ప్రభావాన్ని తీసుకోవాలి అందువల్లనే నేను ఎయిర్ గ్యాప్ ను మొదటి సారి చేర్చాను విద్యార్థి 3950 మనకు అనేది లభిస్తుంది ప్రొఫెసర్ అనే దాన్ని మనం పూర్తిగా derive చేయదలచుకోలేదు ఒక కారణం ఉంటే దాని ప్రభావం ఉంటుందని మరియు చివరికి ప్రభావం permiability అనే పదార్థ నైజం పై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి కాబట్టి material property స్థిరంగా ఉన్నంతవరకు H మరియు B ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి ఇది ఇనుము విషయంలో స్థిరంగా ఉండదు కాని మనం కారణం మరియు ప్రభావం గురించి ఆలోచిస్తున్నాము కారణం ప్రవహించే కరెంట్ మరి ప్రభావం అయస్కాంత క్షేత్రం లేదా సృష్టించబడిన అయస్కాంత ప్రవాహం రెండూ నేరుగా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి మరియు ఒకదానికొకటి నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి ఆ రెండు ఒకదానికొకటి నేరుగా అనులోమానుపాతంలో ఉన్నప్పుడు అనేది proportionality constant అవుతుంది మనం ప్రాథమికంగా అని వ్రాస్తున్నాము ఇప్పుడు మనం మరియు తో గుణించాము ఇప్పుడు ని రాసి పైభాగంలో దానిని A ద్వారా గుణించాలి మరియు దిగువన నేను దానిని L ద్వారా గుణించాలి ను A H మరియు l తో గుణిస్తున్నాను మరియు ఫ్లక్స్ ను అని మరియు Hl అని వ్రాస్తున్నాను మనం మరికొన్ని అయస్కాంత సర్క్యూట్లతో కొనసాగుతాము కాని మనం తప్పనిసరిగా ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ల మధ్య సారూప్యతను కలిగి ఉన్నాయని తెలుసుకోవాలి నేను మాగ్నెటిక్ సర్క్యూట్లో MMF కలిగి ఉంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లో EMF లేదా వోల్టేజ్ ఉంటుంది మాగ్నెటిక్ సర్క్యూట్లో ఫ్లక్స్ ఉంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో కరెంట్ ఉంటుంది మరియు మాగ్నెటిక్ సర్క్యూట్లో నేను దీన్ని reluctance అని పిలుస్తే నేను ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇంపెడెన్స్ లేదా రెసిస్టెన్స్ అని పిలుస్తాను మాగ్నెటిక్ సర్క్యూట్ విషయంలో ఫ్లక్స్ సాంద్రత B అని అనుకుంటే అదే విధంగా J కరెంటు సాంద్రత అని పిలుస్తాను అయస్కాంత క్షేత్ర తీవ్రత H కి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సమానమైన పరిమాణం లేదు ఎలక్ట్రిక్ సర్క్యూట్ విషయంలో మనం వ్యవహరించే దానితో పోలిస్తే H తో కొంచెం భిన్నంగా వ్యవహరిస్తాము కాబట్టి మనం తదుపరి క్లాసు లో ఎయిర్ గ్యాప్ మాగ్నెటిక్ సర్క్యూట్ లెక్కలకు వెళ్తాము